ట్రాన్స్లేషన్ "ది డీకోడింగ్ మెకానిజం" ట్రాన్స్లేషన్ పై వీడియోకు పునః స్వాగతం ఇంతకుముందు వీడియోలో నేను ట్రాన్స్క్రిప్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు DNA లో రాసి ఉన్న సమాచారం ఏ విధంగా ఒక RNA కణంలోకి కాపీ అయ్యిందో తెలుసుకున్నాము క్యూ కార్డ్ అయిన ఈ RNA కణం తరువాత న్యూక్లియస్ నుండి సైటోప్లాజం లోనికి చేరుకుంటుంది ఈరోజు మన వీడియో యొక్క ప్రారంభ స్థానం ఏమిటంటే mRNA ఇంతకుముందే సంశ్లేషణ జరిగి తయారుగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఈ mRNA ఎలా చదవబడుతుంది ఒకసారి చదవబడిన తరువాత ఎలా ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతుంది కాబట్టి ట్రాన్స్లేషన్ ని అర్థం చేసుకోవడానికి ట్రాన్స్లేషన్ అంటే mRNAలో వ్రాయబడిన సమాచారం చివరకు ప్రొటీన్ల ఉత్పత్తిగా మార్చబడే ప్రక్రియ అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది ట్రాన్స్లేషన్ ప్రక్రియ ఇప్పుడు మన ప్రారంభ పదార్థం mRNA అణువు యొక్క ఈ చిన్న విస్తరణ ఇది DNAలో వ్రాయబడిన మొత్తం సమాచారాన్ని ఖచ్చితంగా కాపీ చేసింది కాబట్టి ఇది ఇప్పుడు రైబోజోమ్ చదవాల్సిన స్క్రిప్ట్ ఈ ట్రాన్స్లేషన్ ప్రక్రియలో మనం 2 విషయాలను అర్థం చేసుకోవాలి 1 ప్రొటీన్లను తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు ఏమిటి మరియు రెండవది మనం ఆ భాషను ఎలా చదవగలం కాబట్టి ముందుగా పదార్థాల విషయానికి వద్దాం మొదటి పదార్థం mRNA కణం లో ఉండే స్క్రిప్ట్ తరువాత ఈ మొత్తం విశ్లేషణ జరిగే స్థలం వంటవారు అనబడే రైబోజోమ్లు ఈ రైబోజోమ్ల దగ్గర రెండు విభాగాలు ఉంటాయి ఒక చిన్న ఉపవిభాగం ఇంకా ఒక పెద్ద ఉపవిభాగం మనం దీని గురించి తరువాత మాట్లాడుకుందాం కాకపోతే ఇది 2 యూనిట్లు ఒక చిన్న మరియు ఒక పెద్ద యూనిట్తో రూపొందించబడిన నిర్మాణం అనే విషయం గుర్తుంచుకోండి మనకు ఇప్పుడు వంట వారితో పాటుగా ప్రోటీన్లు తయారుచేయబడే పదార్థాలు కూడా కావాలి ప్రోటీన్లు అమైనో ఆసిడ్ లు తో తయారు అవుతాయి కాబట్టి మనకు కావలసినది అమైనో ఆసిడ్లు మన దగ్గర 20 వేర్వేరు అమైనో ఆసిడ్ లు ఉన్నాయి మరియు ఈ 20 అమైనో ఆసిడ్ లు వేర్వేరు కలయికలలో అమర్చబడి ఉంటాయి దీని వలన మనకు వివిధ రకాలైన ప్రోటీన్లు దొరుకుతాయి కాబట్టి మన దగ్గర అమైనో ఆసిడ్ లు ఉన్నాయి అంతేకాక tRNA అని పిలువబడే ఒక అణువు కూడా ఉంది దీనిని ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ అణువు వాస్తవానికి అమైనో ఆసిడ్లను ప్రోటీన్ సంశ్లేషణ ప్రదేశం అయిన రైబోజోమ్ దగ్గరకు తీసుకువస్తుంది వివిధ రకాలైన tRNAలు అమైనో ఆసిడ్లను ఎంపిక చేసి వాటిని రైబోజోమ్ల వద్దకు తీసుకువస్తాయి ఇప్పుడు ఇవి పదార్థాలు స్క్రిప్ట్ అయిన మెసెంజర్ RNA ప్రోటీన్ సంశ్లేషణ ప్రదేశం అయిన రైబోజోమ్ ప్రోటీన్ల ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్లు అయిన అమైనో ఆసిడ్లు మరియు ఈ అమైనో ఆసిడ్లను రైబోజోమ్ల దగ్గరకు రవాణా చేయడానికి మెసెంజర్ RNA లేదా tRNA అని పిలువబడే అణువులు ఇప్పుడు మనం భాష దగ్గరకు వద్దాం ప్రాథమికంగా మనకు 4 బేస్ లు ఉన్న విషయం ముందే తెలుసు కాబట్టి మనకు ఇక్కడ 4 బేస్ లు ఉన్నాయి DNA విషయంలో అయితే అవి A T G మరియు C కానీ స్క్రిప్ట్ RNA అణువు మీద రాసి ఉంది కాబట్టి RNA విషయంలో T స్థానంలో U వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు నాలుగు అక్షరాలు ఉన్నాయి సరళమైన పదాలలో చెప్పాలంటే DNA భాషలో నాలుగు అక్షరాలు ఉంటాయి అవి A U G మరియు C ఇప్పుడు ఈ అక్షరాలు పదాలను ఏర్పరచడానికి దగ్గరకు వస్తాయి ఇంకా ప్రతి పదం ఒక నిర్దిష్ట అమైనో ఆసిడ్ని సూచిస్తుంది ప్రతి ఒక అమైనో ఆసిడ్ కోసం ఒక అక్షరం కోడ్ అయి ఉంటే మన దగ్గర 4 అవకాశాలు మాత్రమే ఉంటాయి వాటిలో 2 ఒకేసారి ఒక అమైనో ఆసిడ్ కోసం కోడింగ్ చేస్తుంటే A U తో లేదా A G తో లేదా A Cతో కోడ్ అవ్వవచ్చు అప్పుడు మనకు 4² అంటే 16 విభిన్న అవకాశాలతో కలయికలు కుదరవచ్చు మన దగ్గర తప్పనిసరిగా 16 విభిన్న పదాలు ఉంటాయి కానీ మన దగ్గర దాదాపు 20 అమైనో ఆసిడ్ లు ఉన్నందున ఇవి సరిపోవు కాబట్టి ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏమిటంటే వాటిలో 3 ఒకేసారి కలిసి వచ్చి ఒక పదానికి కోడ్ చేస్తాయి కాబట్టి మనం 4 బేస్లను 3 సమూహాలుగా కలుపుతున్నప్పుడు మనకు 4³ అంటే దాదాపు 64 విభిన్న అవకాశాలు కుదురుతాయి ఈ 64 వేర్వేరు పదాలలో ప్రతి పదానికి ఏదో ఒక అర్థం ఉంటుంది కాబట్టి జీవశాస్త్రంలో అక్షరాలు 4 కానీ ఈ అక్షరాలు 3 సమూహాలలో ఏర్పడి కోడాన్ అని పిలువబడే కోడ్ను ఏర్పరుస్తాయి మన సిస్టమ్లో 64 కోడాన్లు ఉంటాయి వాటిలో 61 అమైనో ఆసిడ్లకు కోడ్ గా ఉండగా 3 ఏ అమైనో ఆసిడ్ కి కోడ్ చేయవు ఉదాహరణకు UAA UAG ఇంకా UGA ఉన్నాయి ఇప్పుడు ఈ 3 కోడాన్ లు ఏ అమైనో ఆసిడ్కి కోడ్ చేయవు కానీ మిగిలిన 61 అమైనో ఆమ్లం కోసం కోడింగ్ చేస్తాయి ఇప్పుడు మళ్ళీ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మన దగ్గర 61 కోడాన్లు ఉన్నాయి కానీ అమైనో ఆసిడ్లు 20 మాత్రమే ఉన్నాయి ఇప్పుడు 1 కంటే ఎక్కువ కోడాన్లు అమైనో ఆసిడ్ కోసం కోడ్ చేయగలవని మనం తెలుసుకున్నాం ఉదాహరణకు GGG అనేది అమైనో ఆసిడ్ కోసం కోడ్ చేయవచ్చు అదేవిధంగా ఉదాహరణకుఇది గ్లైసిన్ కోసం కోడ్ అని అనుకుందాం ఇప్పుడు ఇదే అమైనో ఆసిడ్ మరొక కోడాన్ తో కూడా కోడ్ చేయబడవచ్చు ఉదాహరణకు GGC ఇది కూడా గ్లైసిన్ కోసం కోడ్ చేయబడుతుంది కాబట్టి ఓకే అమైనో ఆసిడ్ కు అనేక కోడాన్లు ఉండవచ్చు కానీ ఒక్క కోడాన్ రెండు విభిన్నఅమైనో ఆసిడ్ లను కోడ్ చెయ్యలేదు దీని గురించి ఇంకా స్పష్టంగా తెలుసుకుందాం ఉదాహరణకు ఇక్కడ అమైనో ఆసిడ్ గ్లైసిన్ అని అనుకుందాం ఈ గ్లైసిన్ ని GGG తో గాని లేదా GGC తో కాని కోడ్ చేయవచ్చు కాబట్టి ఈ గ్లైసిన్ ఒకదానికన్నా ఎక్కువ కోడాన్లతో కోడ్ చేయబడగలదు అసలు ఈ గ్లైసిన్ 4 విభిన్న కోడాన్ల చే కోడ్ చేయబడుతుంది కాబట్టి 4 వేర్వేరు కోడాన్లు గ్లైసిన్ అనే అమైనో ఆసిడ్ కోసం కోడ్ చేస్తాయి అయితే GGG గ్లైసిన్ తో పాటుగా అలనైన్కు కూడా కోడ్ చేయడం సాధ్యం కాదు అది అనుమతించబడదు కాబట్టి 3 న్యూక్లియోటైడ్లు కలిసి ఒక పదాన్ని ఏర్పరుస్తాయి ఇది కోడాన్ మరియు ప్రతి పదం ఒక నిర్దిష్ట అమైనో ఆమ్లం కోసం పనిచేసే కోడ్ ఒక నిర్దిష్ట అమైనో ఆమ్లం కోసం ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉండవచ్చు కానీ పదం యొక్క అర్థం నిస్సందేహంగా ఒకటే ఉంటుంది ఇది GGG అయితే ఇది ఎల్లప్పుడూ గ్లైసిన్ కోసం కోడ్ చేస్తుంది ఇది ఏ ఇతర అమైనో ఆసిడ్ కోసం కోడ్ చేయదు కాబట్టి ఇది భాష ఇప్పుడు ఏ భాషలో ఆ భాష mRNA అణువుపై కూర్చుంటుంది కానీ ఆ భాషను చదివి అర్థం చేసుకోవాలి ఇప్పుడు భాష యొక్క వివరణ కొంత భాగం tRNA అణువు ద్వారా చేయబడుతుంది tRNA చాలా ఆసక్తికరమైన RNA అణువు దాని ద్విమితీయ నిర్మాణాన్ని చూస్తే అది క్లోవర్ లీఫ్ నిర్మాణాన్ని పోలిఉంటుంది అంటే అది లవంగాల వలె కనిపిస్తుంది ఇంకా tRNA అణువు సాధారణంగా 80 న్యూక్లియోటైడ్ల పొడవు ఉంటుంది ఎన్నో రకాల tRNAలు ఉన్నాయి ప్రతి tRNA యాంటికోడాన్ అని పిలవబడే ఒక ప్రాంతాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మన దగ్గర కోడాన్ AUG ఉంటే ఇప్పుడు ఈ కోడాన్ ను యాంటీకోడాన్ చదవాలి కాబట్టి యాంటీకోడాన్ కోడాన్కు కాంప్లిమెంటరీగా ఉంటుంది అది ఈ సందర్భంలో UAC అవుతుంది థైమిన్ లేదు కాబట్టి ఇక్కడ యురేసిల్ ఉంటుంది ఇది మళ్ళీ ఒక RNA కానీ DNA కాదు యురేసిల్ ఎల్లప్పుడూ అడెనైన్తో జతగా ఉంటుంది మరియు గ్వానైన్ ఎల్లప్పుడూ సైటోసిన్తో జత పడుతుంది ఇది ఇక్కడ కంప్లిమెంటరీటీ ఇప్పుడు ప్రతి కోడాన్ అంటే మొత్తం 61 కోడాన్లు కాంప్లిమెంటరీ యాంటీకోడాన్ లను కలిగి ఉంటాయి కాబట్టి ప్రతి tRNA అణువులో కాంప్లిమెంటరీ యాంటీకోడాన్ ఉంటుంది మరియు మరొక చివర దానికి అమైనో కోడాన్ కూడా జతచేయబడుతుంది ఇప్పుడు ఇచ్చిన కోడాన్ కోసం నిర్దిష్ట అమైనో ఆసిడ్ని కలిగి ఉన్న tRNA అణువును చార్జ్డ్ tRNA అని కూడా అంటారు ఇప్పుడు నేను ఈ ఛార్జింగ్ ఎలా జరుగుతుందనే వివరాలలోకి వెళ్ళను ఎందుకంటే అది చాలా గందరగోళంగా ఉంటుంది ఇంకా ఆ వివరాలన్నింటితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కోడాన్లు 3 అక్షరాల కోడ్ మరియు ప్రతి కోడ్ ఒక నిర్దిష్ట అమైనో ఆమ్లం కోసం కోడ్ చేస్తుంది ఆపై కోడాన్కు అనుబంధంగా ఉన్న యాంటీకోడాన్ కారణంగా కోడ్ tRNA ద్వారా డీకోడ్ చేయబడుతుంది అనే విషయాలను మాత్రం గుర్తుపెట్టుకోండి అంతేకాక ప్రతి tRNA సంబంధిత అమైనో ఆమ్లాన్ని తీసుకువస్తుంది ఇప్పుడు నేను మీకు చెప్పిన కోడాన్లలో 3 స్టాప్ కోడాన్లు కాబట్టి UAA UAG మరియు UGA లకు tRNA అణువు అందుబాటులో ఉండదు ఇంకా AUG ఎల్లప్పుడూ స్టార్ట్ కోడాన్ ఇదే మొదటి కోడాన్ కూడా అంటే మీరు స్క్రిప్ట్ని వ్రాస్తున్నప్పుడు ది అనే పదం పెద్ద Tతో ప్రారంభించినట్టు మొదటి పదం ఎల్లప్పుడూ మెథియోనిన్ కోసం కోడ్ చేసే AUG కాబట్టి 64 కోడాన్లలో 4 కోడాన్లు ప్రత్యేకమైనవి స్టార్ట్ కోడాన్ అయిన AUG మరియు UAA UAG మరియు UGA అనే టెర్మినేటర్ కోడాన్లు కాబట్టి ట్రాన్స్లేషన్ లో ఏ పదార్ధాలు ఉంటాయో మరియు భాషను ఎలా చదవాలో మీరు ఇక్కడ వరకు అర్థం చేసుకుని ఉంటారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్ యొక్క వాస్తవ ప్రక్రియను గమనిద్దాం ఇప్పుడు నేను ఇక్కడ ఒక mRNA అణువును గీసాను ఈ mRNA అణువుకు 5 ప్రైమ్ క్యాప్ ఉంది దీనికి 3 ప్రైమ్ పాలీ A టైల్ కూడా ఉంది ఇప్పుడు ఇది సైటోప్లాజంలో లో కూర్చుని ఉంది దీని చుట్టూ ఉన్న ఎన్నో వరుసక్రమాలను మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రతి RNA అణువుకు ఒక ప్రత్యేకమైన సంతకం ఉంటుంది దీనినే రైబోజోమ్ బైండింగ్ సైట్ అని అంటారు రైబోజోమ్ కు ఒక చిన్న ఉపవిభాగం ఇంకా ఒక పెద్ద ఉపవిభాగం ఉంటాయి కాబట్టి రైబోజోమ్ బైండింగ్ సైట్ ఈ చిన్న సబ్యూనిట్ ద్వారా స్కాన్ చేయబడుతుంది చిన్న సబ్యూనిట్ ఎక్కడ చూసినా రైబోజోమ్లు అసెంబ్లింగ్ చేయడం ప్రారంభిస్తాయి కాబట్టి రైబోజోమ్ దీనిని గుర్తించి రైబోజోమ్ యొక్క చిన్న సబ్యూనిట్ అసెంబ్లింగ్ చేయడం ప్రారంభిస్తుంది ఇది రైబోజోమ్ యొక్క చిన్న సబ్యూనిట్ ఇప్పుడు ఈ వరుస క్రమంలో మీరు జాగ్రత్తగా చూస్తే స్టార్ట్ కోడాన్ ఏమిటి స్టార్ట్ కోడాన్ AUG కాబట్టి మీరు సీక్వెన్స్ చూస్తే ఇది UCC ఆ తరువాత GAU కానీ మీరు కొంచెం జాగ్రత్తగా చదివితే ఇది AUG అవుతుంది ఇప్పుడు ఇది మీ స్టార్ట్ కోడాన్ కాబట్టి భాషా పఠనంలో మీరు అర్థం చేసుకోవలసిన మరో ముఖ్యమైన అంశం విరామ చిహ్నాలు అంటే పంక్చుయేషన్స్ నేను దీన్ని ఇంకా సులువు చేస్తాను AUG మొదటి కోడ్ అవుతుంది తరువాత కోడ్ ఎల్లప్పుడూ 3 సెట్లలో ఎటువంటి విరామం లేకుండా చదవబడుతుంది కాబట్టి ఇది మీ రెండవ కోడాన్ అవుతుంది ఇప్పుడు ఇది రెండవ కోడాన్ ఇది ఎల్లప్పుడూ AUGగా ఉండే మొదటి కోడాన్ అవుతుంది మొదటి కోడాన్ రెండవ కోడాన్ తర్వాత మళ్లీ విరామం లేకుండా తదుపరి మూడిటి సముదాయాన్ని చదువుతాము కనుక ఇది మన మూడవ కోడాన్గా మారుతుంది ఆపై నాల్గవ కోడాన్ ఉంటుంది ఆపై ఐదవ కోడాన్ వస్తుంది మీరు గమనించినట్లయితే ఐదవ కోడాన్ UAA ఇది స్టాప్ కోడాన్ కాబట్టి ఇక్కడతో ప్రక్రియ ఆగిపోతుంది ఇది RNA అణువు దీన్ని స్కాన్ చేయడం ద్వారా AUG తర్వాత GGG తర్వాత మూడవ కోడాన్ తర్వాత నాల్గవ కోడాన్ ఉంటుందని తరువాత మనకు స్టాప్ కోడాన్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ట్రాన్స్లేషన్ లో 3 దశలు ఉన్నాయి మొదటి దశ ఇనీషియేషన్ అంటే ప్రారంభం రెండవ దశ ఎలోన్గేషన్ అంటే దైర్ఘ్యత మరియు మూడవ దశ టెర్మినేషన్ అంటే ముగింపు ముందుగా ఇనీషియేషన్ అనే మొదటి దశను చూద్దాం ఇనీషియేషన్ లో ఏం జరుగుతుందంటే రైబోజోమ్ యొక్క చిన్న సబ్యూనిట్ mRNAని స్కాన్ చేసి రైబోజోమ్ బైండింగ్ సైట్ ఆధారంగా దానికదే జోడించబడుతుంది ఇక్కడ స్టార్ట్ కోడాన్ ఉంటుంది స్టార్ట్ కోడాన్ ఉన్న చోట మొదటి tRNA కాంప్లిమెంటరీ యాంటీకోడాన్ను కలిగి ఉంటుంది కాబట్టి ఇది యాంటీకోడాన్ సైట్ అని చెప్పుకుందాం నేను ఈ బిగింపు లాంటి బొమ్మను గీస్తున్నాను ఈ హుక్ లాంటిది వచ్చి ఇక్కడ బంధిస్తుంది కాబట్టి ఇక్కడ ఇది మెథియోనిన్ ని తెస్తున్న అమైనో ఆసిడ్ కాబట్టి మొదటి tRNA వచ్చి స్టార్ట్ కోడాన్లోకి డాక్ చేయబడింది రైబోజోమ్ యొక్క చిన్న సబ్యూనిట్ వచ్చి ఇక్కడ కూర్చుంది ఇప్పుడు ఇది జరిగినప్పుడు ఇనీషియేషన్ ప్రక్రియలో ఇది మొదటి దశ వీటిని ఒకదానికొకటి జోడించి ఒకచోట చేర్చిన తర్వాత మాత్రమే రైబోజోమ్ యొక్క పెద్ద ఉపభాగము వచ్చి కూర్చుంటుంది కాబట్టి ఇక్కడ ఇది కూర్చున్న రైబోజోమ్ యొక్క పెద్ద ఉపభాగము మొత్తంగా ఇలా అనుకోవచ్చు మన దగ్గర RNA అణువు ఉంది ఇది RNA అణువును సూచిస్తుందనుకుందాం దీన్ని చిన్న సబ్యూనిట్ వచ్చి బంధిస్తుంది ఆపై పెద్ద సబ్యూనిట్ వచ్చి పైన కూర్చుంటుంది ఇప్పుడు నేను క్రాస్ సెక్షన్ లో దీన్ని తీసుకుంటే దురదృష్టవశాత్తూ ఇది 2 D రేఖాచిత్రం నేను మీకు చూపించాలి అనుకొనే కొన్ని యానిమేషన్ వీడియోలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది వాటిని నేను మీకు ఇప్పుడు చూపించలేను కానీ వాటి లింక్లను ఖచ్చితంగా ఇస్తాను కాబట్టి మీరు దానిని అడ్డంగా కట్ చేసి క్రాస్ సెక్షన్ చూసినప్పుడు ఈ మొత్తం పెద్ద సబ్యూనిట్ మరియు చిన్న సబ్యూనిట్తో పాటు mRNA మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక గ్రూప్ లా ఉండి దాని ద్వారా RNA వెళుతోంది ఈ మొత్తం అసెంబ్లీ ట్రాన్స్లేషన్కి సిద్ధంగా ఉందని మనం గ్రహించవచ్చు ఇప్పుడు పెద్ద సబ్యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాత అతిపెద్ద సబ్యూనిట్ 3 సైట్లను కలిగి ఉంటుంది దీనికి 3 విభాగాలు ఉంటాయి ఇది E సైట్ లేదా ఖాళీ సైట్ ఇది P సైట్ మరియు A సైట్ ఇప్పుడు తదుపరి అమైనో ఆసిడ్ లను తీసుకురావడానికి సిస్టమ్ సిద్ధంగా ఉంది మొదటి అమైనో ఆసిడ్ మెథియోనిన్ ఇప్పుడు తరువాత tRNA వచ్చి దాని యాంటీకోడాన్ సీక్వెన్స్ సహాయంతో బంధింపబడి తదుపరి అమైనో ఆసిడ్ని తీసుకువస్తుంది దీనిని అమైనో ఆసిడ్ 2 అని అనుకుందాం మనం గ్లైసిన్ కోడ్లను చర్చించిన దాన్నిబట్టి GGG రెండవదిగా వస్తుంది ఇప్పుడు వచ్చే tRNA A సైట్లో వస్తుంది ఒకసారి ఇది జరిగిన తర్వాత ఇప్పుడు 2 tRNAలు ఒకదాని పక్కన ఒకటి ఉండి పెప్టైడ్ బంధాల ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడతాయి పెప్టైడ్ బంధాల ప్రక్రియ ద్వారా అమైనో ఆసిడ్ లు కలుస్తాయని గుర్తుంచుకోండి కాబట్టి ఈ మెథియోనిన్ పెప్టైడ్ బంధం ఏర్పడటం ద్వారా రెండవ అమైనో ఆసిడ్ కి పంపబడుతుంది ఇది జరిగిన తర్వాత ఏమి జరుగుతుంది అంటే ఈ మొత్తం రైబోజోమ్ ఒక కోడాన్ కుడి వైపుకు మారుతుంది కాబట్టి ఇది ఇప్పుడు ఒక కోడాన్ కుడి వైపుకు మారుతుంది కాబట్టి ఇప్పుడు మెథియోనిన్ బదిలీ చేయబడి ఇంకా ఈ tRNAకి లింక్ చేయబడింది ఇప్పుడు ఈ మొత్తం రైబోజోమ్ పక్కకు జరిగి రైబోజోమ్ చిన్న సబ్యూనిట్ ఇక్కడ కూర్చుని ఉండి మరియు పెద్ద సబ్యూనిట్ ఇక్కడ కూర్చుంటుంది దీనివల్ల మొదటి రౌండ్లో ఉన్న ఏ సైట్ ఇప్పుడు P సైట్ అవుతుంది AUG అనేది నిష్క్రమణ సైట్ కాబట్టి తన మెథియోనిన్ను దానం చేసి tRNA ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుండి మెథియోనిన్ తెచ్చిన tRNA ఖాళీ అయి E సైట్ నుండి బయటకు వెళ్లిపోతుంది ఇప్పుడు ఇది P సైట్ అవుతుంది మరియు ఇది A సైట్లో కూర్చుని చదవడానికి సిద్ధంగా ఉన్న కోడాన్ ఇప్పుడు ఈ సైట్లో మూడవ tRNA వచ్చి కోడాన్ను దాని యాంటీకోడాన్ ద్వారా చదివి మూడవ అమైనో ఆమ్లాన్ని తీసుకువస్తుంది మళ్లీ ఈ రెండిటి మధ్య పెప్టైడ్ బంధం ఏర్పడి ఈ tRNA ఖాళీ అయి ఇది కూడా E సైట్ నుండి బయటకు వెళ్లిపోతుంది ఈ విధంగా అనువాద ప్రక్రియ జరుగుతుంది ఇంకా రైబోజోమ్ ఒక సమయంలో ఒక కోడాన్ను దాటి mRNA టెంప్లేట్తో పాటు దానిని చదివి సంబంధిత tRNAని తీసుకువస్తుంది అంతేకాక ప్రతిసారీ చార్జ్ చేయబడిన tRNA వచ్చినప్పుడు అది మునుపటి tRNA తో పెప్టైడ్ బంధాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది అందువల్ల పాలీపెప్టైడ్ గొలుసు పొడిగించబడుతూ ఉంటుంది రైబోజోమ్ స్టాప్ సైట్ కు వచ్చేవరకు ఇది జరుగుతూనే ఉంటుంది ఇది ఎలా జరుగుతోందో మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను యూట్యూబ్ లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి నేను మీకు వాటి లింక్స్ ఇస్తాను అవి మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చేస్తాయి కాబట్టి స్టాప్ కోడాన్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే రైబోజోమ్ కూర్చుని ఉంటుంది ఇది రైబోజోమ్ లో A సైట్ అవుతుంది ఇక్కడ పెప్టిడిల్ సైట్ ఉంటుంది కాబట్టి సంబంధిత tRNA నాల్గవ అమైనో ఆసిడ్ని కలిగి ఉంటుంది ఇది మూడవ అమైనో ఆసిడ్తో అనుసంధానించబడి అది తిరిగి రెండవ అమైనో ఆసిడ్తో అనుసంధానించబడి ఏదైతే మొదటి అమైనో ఆమ్లం అయిన మెథియోనిన్ తో అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఈ విధంగా అమైనో ఆసిడ్ల గొలుసు సంశ్లేషణ జరుగుతుంది ఇప్పుడు రైబోజోమ్ స్టాప్ కోడాన్ అనే స్థితిలోకి వెళుతుంది ఇప్పుడు స్టాప్ కోడాన్ కు tRNA లేదు కాబట్టి రైబోజోమ్ ఈ స్టాప్ కోడాన్ను తాకినప్పుడల్లా tRNAకి బదులుగా "విడుదల కారకం" అంటే రిలీజ్ ఫాక్టర్ అని పిలవబడేది వస్తుంది ఈ A సైట్కి వచ్చి బంధింపబడే ఒక ప్రోటీన్ను విడుదల కారకం అంటారు ఒకసారి ఈ రిలీజ్ ఫాక్టర్ వచ్చి A సైట్కి బంధింపబడితే ఇది ప్రాథమికంగా ఈ మొత్తం కాంప్లెక్స్ యొక్క విచ్ఛేదనానికి కారణమవుతుంది ఇందువల్ల చివరకి ప్రతిదీ విడదీయబడి చిన్న సబ్యూనిట్ పెద్ద సబ్యూనిట్ రైబోజోమ్లు విడిపోయి mRNA విడిపోతుంది ఆఖరి tRNA మళ్లీ ఖాళీ అవుతుంది ఆపై కేవలం పాలీపెప్టైడ్ చైన్ మాత్రమే మిగులుతుంది ఇప్పుడు ఇక్కడ మెథియోనిన్ రెండవ అమైనో ఆసిడ్ మూడవ అమైనో ఆసిడ్ మరియు చివరి నాల్గవ అమైనో ఆసిడ్ ఉంటాయి అంతేకాక పెప్టైడ్ చైన్ కూడా ఉంటుంది ఇది పాలీపెప్టైడ్ కాబట్టి మనం ఇక్కడ చూసినట్లుగా ఇది జరుగుతుంది మనం mRNA పై స్టార్ట్ కోడాన్ తో ప్రారంభించాము తరువాత జరిగేది రైబోజోమ్ల అసెంబ్లీ మెథియోనిన్ రావడం యాంటీకోడాన్తో బేస్ జత చేయడం ద్వారా మళ్లీ రెండవ tRNA రావడం ఆపై పెరుగుతున్న ఈ పాలీపెప్టైడ్ గొలుసులో అమైనో ఆసిడ్ లు జోడించబడుతూనే ఉంటాయి ఇప్పుడు ఇది కేవలం పాలీపెప్టైడ్ గొలుసు ఇది కేవలం అమైనో ఆసిడ్ల సరళ అమరిక కానీ వాస్తవానికి ప్రోటీన్లు చాలా ముడుచుకుని ఉంటాయి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ ట్రాన్స్లేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత రిలీజ్ ఫాక్టర్ యొక్క బంధం కారణంగా ముగింపు ఆగిపోతుంది కాబట్టి ఒకసారి ట్రాన్స్లేషన్ జరిగిన తర్వాత పాలీపెప్టైడ్ చైన్ సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పాలీపెప్టైడ్ చైన్ అని అనుకుందాం ఈ పాలీపెప్టైడ్ గొలుసు మడతకు గురవుతుంది ఉదాహరణకు నేను ఈ దారాన్ని తీసుకుని దాన్ని చుట్టడానికి ప్రయత్నిస్తే అది ఒక దారపు ఉండాలా తయారవుతుందని మీకు తెలుసు కాబట్టి ఆ ప్రాసెసింగ్ చాపెరోన్స్ అని పిలవబడే ప్రత్యేక నిర్మాణాలలో జరుగుతుంది కాబట్టి చాపెరోన్ ప్రోటీన్లు ప్రోటీన్ మడత అని పిలవబడే వాటిని తీసుకువస్తాయి అమైనో ఆసిడ్ లు పరిధిలో చేరిన తర్వాత వాటిని మడతపెట్టాలి కాబట్టి ప్రోటీన్ మడత జరుగుతుంది మరియు ఇది పూర్తిగా 3 D నిర్మాణంలోకి వస్తుంది ఇంకా అవసరమైతే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ మరియు యూకారియోట్లలోని గాల్జి కాంప్లెక్స్లో లో జరిగినట్లుగా ఈ మడత పడిన ప్రోటీన్ మరింత ప్రాసెస్ చేయబడి తర్వాత స్రవిస్తుంది లేదా దాని సరైన లక్ష్యానికి పంపబడుతుంది కాబట్టి ఇది ఈ ప్రోటీన్ మడత మరియు నిర్దిష్ట ఇతర అవసరమైన మార్పులు నేను సులభతరం చేయడానికి వాటి వివరాల్లోకి వెళ్లడం లేదు ఈ మార్పులను పోస్ట్ ట్రాన్స్లేషనల్ సవరణలు అంటారు కాబట్టి ఇప్పటివరకూ ఈ వీడియోలో మనం చదివిన వాటి గురించి మరొక్కసారి నెమరు వేసుకొని ఈ వీడియోని ముగిద్దాం mRNA mRNAపై వ్రాయబడిన స్క్రిప్ట్ను tRNA డీకోడ్ చేసి దానిని 3 అక్షరాల పదాలలో ఎలా వ్రాయబడిందో మనం చూశాము వీటిని కోడాన్లు అని అంటారు ఈ కోడాన్లు కాంప్లిమెంటరీ యాంటీకోడాన్ల ద్వారా tRNA చే చదవబడతాయి మరియు వివరించబడతాయి ఈ tRNA ఒక నిర్దిష్ట కోడాన్కు ప్రతిస్పందనగా నిర్దిష్ట అమైనో ఆసిడ్ ని తీసుకువస్తుంది మరియు అమైనో ఆసిడ్ యొక్క ఈ మొత్తం జోడింపు రైబోజోమ్లోని కోడాన్ ద్వారా రైబోజోమ్ సహాయంతో జరుగుతుంది ఆపై రైబోజోమ్ మరియు మొత్తం ట్రాన్స్లేషన్ యంత్రాలు స్టాప్ కోడాన్లోకి ప్రవేశించిన తర్వాత రిలీజ్ ఫాక్టర్ వచ్చి ప్రతి వస్తువు విడదీయబడుతుంది పెప్టైడ్ గొలుసు మిగిలిన కాంప్లెక్స్ నుండి వేరు చేయబడి పోస్ట్ ట్రాన్స్లేషనల్ సవరణల ప్రక్రియకు లోనవుతుంది సందేశాన్ని ఎలా డీకోడ్ చేయాలో అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మీకు సహాయపడిందని నేను ఆశిస్తున్నాను మీరు నిజంగా ఈ యానిమేషన్ వీడియోలను చూడాలని కోరుకుంటున్నాను ఇవి నిజంగా చాలా మంచివి కేవలం 7 నుండి 10 నిమిషాల్లో ప్రక్రియ ఎలా జరుగుతుందో అవి మీకు ఖచ్చితంగా చూపిస్తాయి కాబట్టి నేను బ్లాక్బోర్డ్ పై ఏమి చూపించ లేకపోయానో అవి మీరు ఈ ప్రత్యేకమైన వీడియోను చూసినప్పుడు మీకు సులభంగా అర్థమవుతాయి మీరు నిజంగా మొత్తం 64 కోడాన్లను గురించి మరియు అవి నిజంగా దేనికి కోడ్ చేస్తాయి ఇంకా వాటిని ఎలా చదవాలి అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే కోడాన్ చార్ట్ పై మరొక వీడియో ఉంది మీరు కూడా దానిని పరిశీలించగలరు ధన్యవాదాలు మరియు మీరు ఈ వీడియోల శ్రేణిని ఆస్వాదించారని ఆశిస్తున్నాను అక్కడక్కడ కొన్ని తప్పులు ఉండే అవకాశం ఉందని నాకు తెలుసు మేము వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తాము మీకు ఏవైనా అస్పష్టతలు ఉంటే దయచేసి మాకు వ్రాయండి మరియు మేము మీ సందేహాలని తీర్చడానికి ప్రయత్నిస్తాము ధన్యవాదాలు